పునఃస్వాగతం ప్రాక్టీస్లో ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ టీచింగ్ పై ఈ కోర్సులో మనం కొంచెం పురోగతి సాధించాము ఐఐటి మద్రాసులోని టీచింగ్ లెర్నింగ్ సెంటర్ సహకారంతో ఇది ఇవ్వబడింది మేము తరువాతి అంశంలోకి రాకముందే మనం ఇప్పటివరకు చేసిన వాటిని క్లుప్తంగా సమీక్షిస్తానని అనుకున్నాను మనం మొదట్లో అనుభవం లేని ఇంజనీరింగ్ ఉపాధ్యాయుల వ్యూని చూశాము ఉపాధ్యాయుడు దానిని సాధారణంగా ఎలా చూస్తాడు మరియు మొదలగునవి అయితే మీరు నైపుణ్యం కలిగి ఉంటే మరియు మీకు టీచింగ్లో సహజమైన నైపుణ్యం ఉంటే ఇది మీకు వర్తించదు కాని సాధారణంగా అనుభవం లేని ఇంజనీరింగ్ ఉపాధ్యాయుడు వ్యూ ఆ ప్రత్యేకత ఉపన్యాసంలో ఉంది సాంప్రదాయిక ఉపన్యాసం - నేను మాట్లాడితే మీరు వినాలి నుండి విద్యార్థులను నేర్చుకోవడంలో సహాయపడడం అనే మార్పు ఎలా తీసుకురావాలో చూసాము ఉపన్యాసం కేవలం ఒక నేను మాట్లాడితే మీరు వినే ఉపన్యాసం కాదని మీరు గ్రహించినంత కాలం ఉపన్యాసం చాలా బలమైన ఆధారం ఆపై మనం మంచి అభ్యాసాన్ని ఎలా అర్థం చేసుకోగలమో చూసాము మేము ప్రసిద్దమైన బ్లూమ్స్ టాక్సానమీBloom's taxonomy ఉపయోగించాము మరియు ఇతర వర్గీకరణలు ఉన్నాయి అయితే బ్లూమ్స్ టాక్సానమీBloom's taxonomy అనేది మెరుగైన అభ్యాసం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అత్యంత ప్రజాదరణ పొందిన వర్గీకరణ తరువాత మనం ప్రోబ్లెమ్ బేస్డ్ లెర్నింగ్ చూశాము ఇది ఉపన్యాసానికి మొదటి సులభమైన పొడిగింపు ఇది ఒక అభిప్రాయం అని నేను భావిస్తున్నాను ఆపై ఏదైనా ఇంజనీరింగ్ విద్యార్థికి అవసరమైన ప్రోబ్లెమ్ సాల్వింగ్ సంబంధించిన కొన్ని అంశాలను కూడా చూశాము విద్యార్థులకు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉండాలి ఆపై టిఎల్సి హెడ్ డాక్టర్ ప్రసాద్ మీకు లెర్నింగ్ అవుట్కంస్ గురించి ఒక కోర్సు అవుట్కంస్ గురించి మీరు ఎలా స్పష్టంగా ఉండాలి మరియు విద్యార్థులకు కూడా స్పష్టంగా అర్దం అయ్యేలా చెప్పాలి ఆపై మేము యాక్టివ్ లెర్నింగ్ చూశాము ఇది తప్పనిసరిగా అభ్యాస ప్రక్రియలో విద్యార్థిని పాల్గొనేలా చెయ్యడం ఇది విస్తృతమైన అంశాలను కలిగి ఉంటుంది మరియు తరువాత మేము కొన్ని వీడియోలతో పాటు కోఆపరేటివ్ లెర్నింగ్ చూశాము మరియు మునుపటి ఉపన్యాసంలో ఫ్లిప్పెడ్ క్లాస్ చూసాము ఉపన్యాసాల ద్వారా నేర్చుకునే సాంప్రదాయ పద్ధతులు ఎలా తిప్పబడుతున్నాయో మనం చూశాము సాంప్రదాయిక ఉపన్యాసంలో విద్యార్థులు తరగతి గదిలో సమాచారం ఇవ్వబడుతుంది విద్యార్థులు వారి ఇంటికి లేదా హాస్టళ్లకు తిరిగి వెళ్లి దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి దానిపై పని చేస్తారు ఫ్లిప్పెడ్ క్లాస్లో ప్రారంభ బహిర్గతం తరగతి గది వెలుపల ఉంది ఆపై తరగతి గదిలో విద్యార్థుల పాల్గొనడం ద్వారా వారి అవగాహనను మెరుగుపరచడానికి మరియు బ్లూమ్స్ టాక్సానమీBloom's taxonomy ప్రకారం లోతైన అభ్యాస స్థాయిలను ప్రతిబింబించే అనేక ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మెరుగుపరచబడుతుంది ఇప్పటివరకు మనం చూసినది ఇదే ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎఫ్ఫెక్టివ్ ల్యాబ్ కోర్సులను ఎలా పొందాలో తదుపరి విషయానికి వెళ్దాం ప్రయోగశాల చాలా ముఖ్యమైన అంశం దురదృష్టవశాత్తు ఇంజనీరింగ్లో చాలాసార్లు నిర్లక్ష్యం చేయబడిన అంశం కాని వాటిని ఎలా ప్రభావితం చేయాలో చూద్దాం ఎఫ్ఫెక్టివ్ ల్యాబ్ కోర్సులు దీని కోసం మేము కొంత సమయం గడుపుతాము ఇప్పుడు మనకు పాఠ్యాంశాల్లో ఏదైనా ఉన్నప్పుడు దాని ప్రయోజనం గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యాపక సభ్యులు అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది చాలా మంది అధ్యాపక సభ్యులకు పాఠ్యాంశాల యొక్క వివిధ భాగాలు కర్రికులంలో ఏమి చేస్తాయో తెలియదు అది కర్రికులంలో వస్తుంది ఇది చాలా ముఖ్యమైనది అయిన ఈ కోర్సులో మేము నిజంగా లోతులోకి వెళ్ళలేదు వాస్తవానికి పాఠ్యాంశాల అభివృద్ధి ప్రక్రియలో పాల్గొన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు దాని ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ విషయాల గురించి ఆలోచించే అవకాశం నాకు లభించింది మరియు బయోలాజికల్ ఇంజనీరింగ్ బి టెక్ మరియు మొదలైన వాటి కోసం కర్రికులం ను రూపొందించాల్సి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు దీని గురించి నిజంగా ఆలోచించలేదని నేను గ్రహించాను అప్పుడు అవసరమయ్యే ఆలోచనా స్థాయిలు నా అవగాహనకు పూర్తిగా కొత్త మార్గాలను తెరిచాయి కాబట్టి ఇక్కడ అది వేరే అంశం ఇప్పుడు పాఠ్యాంశాల్లో లాబరేటరీ కోర్సులు ఏ ప్రయోజనాలకు ఉపయోగపడతాయో అవి విద్యార్థులలో ఏమి నిర్మిస్తాయో చూద్దాం సాధారణ అవగాహన సాధారణంగా ఇలాంటిదే సిద్ధాంత కోర్సులలో నేర్చుకున్న కొన్ని బాగా స్థిరపడిన సైద్ధాంతిక సూత్రాలను ఆచరణాత్మకంగా ప్రదర్శించడానికి తద్వారా విద్యార్థులు సైద్ధాంతిక సూత్రాలను మెరుగ్గా మెచ్చుకున్నారు ఇది సాధారణంగా ఇంజనీరింగ్లో కనిపించే మార్గం మనం చూసిన విషయాలు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మరియు మొదలగునవి కనీసం నా అవగాహన ఇది పరిమిత అవగాహన అది మరియు మొదలైనవి ఇది లాబరేటరీ కోర్సుల యొక్క చాలా పరిమిత ప్రయోజనం అనేక సందర్భాల్లో మేము పైన మాట్లాడిన ప్రదర్శన కూడా చేతిలో లేదని మీకు తెలుసు ఎవరో ఒక ప్రదర్శనకారుడు లేదా ఒక బోధకుడు వారు దానిని విద్యార్థులకు ప్రదర్శిస్తారు మరియు అందువల్ల విద్యార్థులు తమ వృత్తికి సంబంధించిన వివిధ విషయాల కోసం అభివృద్ధి చెందాల్సిన భావన కూడా వారికి లేదు అంతకుముందు నిధుల పరిమితి కారణంగా ఈ రోజుల్లో అది ఒక పెద్ద ఆందోళన కాదు కానీ లాబరేటరీ కోర్సు ఈ విధంగా చూస్తే మరియు అది వేరొకరి ప్రదర్శనలకు పరిమితం అయితే చాలా పరిమితం లాబరేటరీ కోర్సులు వాస్తవానికి ఏ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి మీరు మీ రిఫరెన్స్ పుస్తకం వాంకాట్ మరియు ఓరియోవిచ్లను చూస్తే వారు సాహిత్యం ఆధారంగా లాబరేటరీ కోర్సుల గురించి ఈ క్రింది విషయాలు చెబుతారు కాబట్టి దీనికి తోటివారి ఆమోదం ఉంది మరియు కొన్ని సార్లు సాక్ష్య ఆధారాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి అవి విద్యార్థులను వాస్తవ ప్రపంచంలోని కొన్ని అంశాలకు మార్గనిర్దేశం చేసిన పద్ధతిలో బహిర్గతం చేస్తాయి థియరీ కోర్సులలో వారు నేర్చుకునేది అన్ని సిద్ధాంతం కాదు విషయాలు పనిచేయని కొన్ని అంశాలు ఉన్నాయి మరియు ల్యాబ్ కోర్సుల ద్వారా విద్యార్థులకు బహిర్గతం చేస్తాయి ఇది వారు చేస్తున్న ఇంజనీరింగ్ రకమైన ఇంజనీరింగ్ ఆధారంగా వస్తువులను నిర్మించడానికి వారికి అవకాశం ఇస్తుంది ఇది బాగా జరిగితే వాటిని ఆవిష్కరణ మార్గంలోకి తీసుకువెళుతుంది ఇది వృత్తికి ముఖ్యమైన పరికరాలకు వాటిని బహిర్గతం చేస్తుంది ఇది ప్రేరణను గణనీయంగా పెంచుతుంది ఇది మెరుగుపరుస్తుంది లేదా వాస్తవానికి ఇది టీమ్ వర్క్ని కోరుతుంది మరియు విద్యార్థులలో టీమ్ వర్క్ యొక్క భావనను తెస్తుంది ఇది మార్గం ద్వారా పూర్తిగా భిన్నమైన భావన వ్యక్తుల సమితిని కలిపినప్పుడు విద్యార్థులు కూడా ప్రజలు వ్యక్తుల సమితిని కలిపినప్పుడు మీరు వివిధ రకాల మనస్తత్వాలు వివిధ రకాల విలువలు మరియు మొదలైనవాటిని తీసుకువస్తున్నారు వారిలో కొందరు వీరిలో కొందరు టీమ్ వర్క్కి కూడా విలువ ఇవ్వకపోవచ్చు టీమ్ వర్క్జట్టుకృషికి స్థలం వారికి అర్థం కాకపోవచ్చు టీమ్ వర్క్కి ఒక స్థానం ఉంది ఒంటరిగా పనిచేయడానికి ఒక స్థలం ఉంది ఇక్కడ మీరు జట్లలో పని చేయవలసిన అవసరం ఉంది మరియు విద్యార్థులు సాధారణంగా టీమ్ వర్క్ విలువను అర్థం చేసుకోలేరు ల్యాబ్ కోర్సు చేసేటప్పుడు ఇవన్నీ చాలా తేలికగా తీసుకురాబడతాయి ఇది కూడా అవసరం అవుతుంది నెట్వర్కింగ్ ఇతరులతో మాట్లాడటం మరియు అలాంటివి ఇక్కడ అవసరానికి ఒక భాగంగా మారతాయి కమ్యూనికేషన్కమ్యూనికేషన్ తగిన కమ్యూనికేషన్ అవసరం ఇది ఇంజనీరింగ్ విద్యార్థులలో చాలా లోపించింది తరువాత మేము దీని యొక్క కొన్ని ఆధారాలను చూస్తాము విద్యార్థులలో సామాజిక కమ్యూనికేషన్ అంశం కనిపించడం లేదని తెలుసుకోండి అది ఎందుకు జరుగుతుంది మరియు మొదలగునవి స్వతంత్ర అభ్యాస అంశాలు కూడా వస్తాయి మరియు ఎఫ్ఫెక్టివ్ లాబరేటరీ కోర్సులో భాగంగా చాలా ఇతర అంశాలు నిర్మించబడతాయి మేము 2002 లో ఇమ్ప్రోవింగ్ థోట్ విత్ హాండ్స్ పేరుతో కెమికల్ ఇంజనీరింగ్ విద్యలో పరిశోధన పత్రాన్ని ప్రచురించాము మరియు ఈ ఉపన్యాసం చాలావరకు ఆ పరిశోధన పత్రo నుండి భారీగా తీసుకోబడుతుంది ఇది పీర్ అంగీకరించబడింది ఇది మంచి జర్నల్ ప్రఖ్యాత పత్రిక మరియు ఈ ప్రత్యేక ఉపన్యాసం కోసం నేను దీనిపై చెప్తాను కాబట్టి లాబరేటరీ కోర్సులు ఆ పరిశోధన పత్రo నుండి చదవడానికి ఏ ప్రయోజనాలను అందిస్తాయి మంచి రసాయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభివృద్ధికి ప్రయోగశాల వ్యాయామాలు చాలా అవసరం నేను ప్రాథమికంగా రసాయన ఇంజనీర్ని తరువాత నేను బయోలాజికల్ వ ఇంజనీర్ని ఇప్పుడు ఇన్డిపెన్డంట్ లెర్నింగ్ ఇంటెర్దెపెండెంట్ లెర్నింగ్ ప్రోబ్లెమ్ సాల్వింగ్ క్రిటికల్ లెర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ ఇంటెర్పెర్సొనల్ జట్టుకృషి టీమ్ వర్క్ నైపుణ్యాలు లీడర్ షిప్ ఇంటెగ్రాల్ నైపుణ్యాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మార్పును నిర్వహించే సామర్థ్యం వంటి కావాల్సిన నైపుణ్యాలతో విద్యార్థుల ప్రయోగశాల అభ్యాసాలకు ఇవన్నీ అవసరం లాబరేటరీ కోర్సులు చాలా సులభం లేదా విద్యార్థులలో వీటిని నిర్మించడానికి చాలా ప్రభావవంతమైన సాధనాలు అయితే ఆ సమయంలో రసాయన ఇంజనీరింగ్లో ప్రామాణిక ప్రయోగశాల అభ్యాసం ఒక ఉపకరణం చుట్టూ తిరుగుతుంది ఇది చాలా సంవత్సరాలుగా మారదు మరియు తద్వారా ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థులలో అనైతిక పద్ధతులకు దారితీస్తుంది మునుపటి సంవత్సరాల నుండి డేటా నివేదికలను సమర్పించడం వంటివి మరీ ముఖ్యంగా ప్రయోగశాల పనిని బాగా మెచ్చుకోవటానికి మరియు పైన పేర్కొన్న నైపుణ్యాల అభివృద్ధికి కీలకమైన ఆలోచన యొక్క అనువర్తనం మునుపటి స్లైడ్ ప్రామాణిక ప్రయోగశాల అభ్యాసంలో దాదాపుగా ఉండదు బోధనా లక్ష్యాల దృక్కోణం నుండి చాలా ప్రయోగశాల అభ్యాసాలు 6 స్థాయిలలో మహా ఐతే బ్లూమ్ స్థాయి 2 లేదా కాంప్రహెన్షన్ స్థాయిలో రూపొందించబడ్డాయి ఇది విద్యార్థులు మరియు ప్రొఫెసర్లలో ల్యాబ్ పని పట్ల తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది విద్యార్థులు ల్యాబ్ కోర్సులను పూర్తి చేయాల్సిన లాంఛనప్రాయంగా భావిస్తారు మరియు అధ్యాపకులు వారిని థియరీ కోర్సుల దూరపు బంధువులుగా పరిగణిస్తారు ల్యాబ్ కోర్సుల యొక్క పూర్తి బాధ్యతను ల్యాబ్ సూపర్వైజర్లకు లేదా టీచింగ్ అసిస్టెంట్లకు అప్పగించడానికి ఇది సరిపోతుంది ఇది ఇంతకుముందు ఉండేది బహుశా ఇప్పుడు కొన్ని చోట్ల ఇదే కావచ్చు మరియు ఇది విచారకరం కాబట్టి మేము వేరేదాన్ని డిజైన్ చేస్తాము ప్రయోగశాల సెషన్లు ప్రారంభమయ్యే ముందు తరగతుల మొదటి రోజున మేము విద్యార్థులకు ఇచ్చిన మా ప్రయోగశాల మార్గదర్శక మాన్యువల్ నుండి ఉదాహరణకు ఈ ప్రయోగశాల కోర్సు యొక్క మొత్తం లక్ష్యం ప్రయోగాత్మక అంశాల యొక్క అంతర్లీన ఇతివృత్తాలను ఇంజనీరింగ్ లేదా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విధానం ఫ్లూయిడ్ ఫ్లో అంశాలతో మోడల్ సబ్జెక్టుగా అభినందించడానికి విద్యార్థులకు సహాయపడటం మరియు ప్రేరేపించడం కాబట్టి ఇక్కడ లక్ష్యం చాలా పెద్దదిగా ఉందని మీరు చూస్తారు ప్రయోగాత్మక అంశాల యొక్క అంతర్లీన ఇతివృత్తాలను అభినందించడానికి విద్యార్థులకు సహాయపడటం మరియు ప్రేరేపించడం ఇంజనీరింగ్ లేదా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విధానం ఈ సందర్భంలో ఇది ఫ్లూయిడ్ ఫ్లో ప్రయోగశాల నేను చాలా వేర్వేరు ప్రయోగశాలలలో చేసాను ప్రతి ప్రయోగశాల చాలా బాగా పనిచేస్తుంది విద్యార్థుల్లో చేతులతో ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం దీనికి వివిధ శాఖలు ఉన్నాయి మీరు దాని గురించి ఆలోచించవచ్చు వారి చేతులతో ఆలోచించే సామర్థ్యం అదనంగా ఈ లాబొరేటరీ కోర్సు ఫ్లూయిడ్ ఫ్లో సూత్రాలను బాగా అర్థం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది థర్మోడైనమిక్ సూత్రాలు లేదా బయోప్రాసెస్ సూత్రాలతో కొన్ని ఫ్లూయిడ్ ఫ్లో పరిస్థితులకు భౌతిక అనుభూతిని పెంపొందించడానికి సాధారణంగా ఉపయోగించే కొన్ని ఫ్లూయిడ్ ఫ్లో పరికరాలతో పరిచయాన్ని పెంచుకోవడానికి ప్రయోగాత్మక ఫలితాల నైపుణ్యం మరియు సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి విశ్లేషణ మరియు విచారణ యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి మరియు విద్యార్థులలో ఆవిష్కరణ స్ఫూర్తిని రేకెత్తించడానికి భద్రత కోసం ఆందోళన కలిగించడం కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది ఇవన్నీ మేము చేసిన ల్యాబ్ కోర్సులో చేయవచ్చు మరియు నేను తరువాత వివరించబోయేది ఏమిటంటే మేము దీన్ని ఎలా చేశాము మేము యథావిధిగా చేసాము ఇది కొత్తేమీ కాదు సమూహాలలో ప్రయోగాలు జరుగుతాయి ఆదర్శంగా సమూహానికి 3 లేదా 4 ఉండవచ్చు అంతకు మించి ఇది కొంచెం పనికిరానిదిగా మారుతుంది ప్రతి సమూహానికి 3 నుండి 4 మంది విద్యార్థులు మునుపటి ఉపన్యాసాలలో ఒకదానిలో క్లుప్తంగా చెప్పినట్లుగా ఈ సమూహాలు విద్యార్థులచే ఏర్పడతాయి ఇప్పుడు చాలా ప్రారంభ రోజులలో నేను 1999 నుండి ఇలా చేస్తున్నాను ఆ రోజుల్లో CGPA అత్యంత వ్యక్తిగత సమాచారంగా పరిగణించబడలేదు కాబట్టి విద్యార్థులు దీనిని ఇచ్చేవారు లేదా మీరు ఎప్పుడైనా ఆ సమాచారాన్ని కార్యాలయం నుండి పొందవచ్చు మరియు మీరు సమూహాలను ఏర్పరచమని విద్యార్థులను అడగవచ్చు అంటే సమూహ సగటు CGPA తరగతి సగటు CGPA ప్లస్ లేదా మైనస్ 0 25 ఇది ప్రతి సమూహ సగటు స్థాయిని సమంగా ఉండేలా నిర్ధారిస్తుంది అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఐఐటిలో మద్రాస్ ప్రజలు గ్రహించారు లేదా విద్యార్థులు CGPA యొక్క వ్యక్తిగత స్వభావాన్ని గ్రహించారు మరియు వారు దానిని ఇతరులకు చెప్పడం ఆనందంగా లేదు మునుపటి సందర్భంలో ఒకరు తమ తరగతి ప్రతినిధికి కనీసం చెప్పాల్సిన అవసరం ఉంది తద్వారా సమూహాలు సరిగ్గా ఏర్పడతాయి ఈ సందర్భంలో మార్పు జరిగిందని నా ఉద్దేశ్యం సమాజంలో సామాజిక మార్పు జరిగింది అందువల్ల నేను వేరే పద్ధతిని గుర్తించాల్సి వచ్చింది నేను ఏమి చేశాను అంటే ఈ ప్రత్యేక సందర్భంలో నేను వారికి ముందు ఒక కోర్సు నేర్పిస్తున్నాను అందువల్ల నేను ఆ తరగతులు లేదా ఆ మార్కులను తీసుకొని సమూహాలను ఏర్పరచటానికి వాటిని ప్రాతిపదికగా ఉపయోగిస్తాను నేను చేసేది ఏమిటంటే ఒక గ్రూప్లో 3 మంది విద్యార్థులు లేదా ఒక గ్రూప్లో 4 మంది విద్యార్థులు ఉంటే 3 విద్యార్థుల గురించి మాట్లాడుదాం నా మునుపటి కోర్సులో ఆ నిర్దిష్ట కోర్సులో తరగతిలో వారి స్థితిని బట్టి నేను 3 సెట్లను సృష్టించాను మరియు వారికి ఈ 3 సెట్లను ఇస్తాను ప్రతి సమూహానికి ప్రతి సెట్ నుండి ఒక విద్యార్థి ఉండే విధంగా సమూహాలను ఏర్పాటు చేయమని వారిని కోరారు గ్రూప్లో 4 మంది విద్యార్థులు ఉంటే నేను తరగతిని 4 వేర్వేరు సెట్లుగా విభజించాను మొదట్లో వారి పనితీరు ఏమిటో స్పష్టంగా తెలియదు ఉదాహరణకు అత్యధిక పనితీరు కనబరిచే విద్యార్థుల సమూహాన్ని గ్రూప్ D అని పిలుస్తారు తక్కువ పనితీరు కనబరిచే విద్యార్థులను బహుశా గ్రూప్ బి అని పిలుస్తారు మరియు మొదలగునవి నేను చెప్పినట్లుగా ఇది చాలా స్పష్టంగా లేదు వారికి సెట్స్ మూడ్లె ద్వారా లేదా అలాంటి వాటితో ఇవ్వండి విద్యార్థులను వారి స్వంత సమూహాలను ఏర్పరచమని అడగండి కాని గ్రూప్లో ఉన్న ప్రతి సెట్ నుండి ఒక విద్యార్థి ఉన్నారని నిర్ధారించుకోండి కాబట్టి ఇది షరతు మీరు వారికి ఒక కోర్సు నేర్పించకపోయినా బహుశా ఒక సహోద్యోగి వారి కోర్సు యొక్క మార్కులు ఇవ్వమని అభ్యర్థించవచ్చు మీకు ఒక ఆలోచన ఇచ్చే ఏ కోర్సు అయినా మంచిది ఇది తప్పనిసరిగా మీరు సమూహాలను ఏర్పాటు చేయగల కొన్ని ఆధారం కాబట్టి ప్రతి గ్రూప్ యొక్క సగటు స్థాయి సమానంగా ఉండే విధంగా సమూహాలను ఏర్పరచటానికి మీకు మంచి మార్గాలు ఉంటే ఇది సూచించబడుతుంది ఇది ఇక్కడ ప్రధాన భావన అప్పుడు వారు 2 దశల్లో లాబరేటరీ అభ్యాసాలు చేస్తారు ప్రతి ప్రయోగం 2 దశల్లో జరుగుతుంది మొదటి దశలో ఇది అలాంటిదే మార్గదర్శక మాన్యువల్లో ఉన్న అస్థిపంజర సూచనలతో చాలా సరళమైన ప్రయోగశాల ప్రయోగం విద్యార్థులకు ఇవ్వబడుతుంది విద్యార్థులు మీరు దీన్ని చదవాలి దాని గురించి ఆలోచించి ఆపై తరగతికి రావాలి వారిలో కొంత మంది తప్ప అందరూ విద్యార్ధులు చేస్తారు అది సరిపోతుంది మరియు వారు మొదటి దశలో సరళంగా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా రూపొందించబడిన సాధారణ ప్రయోగాన్ని చేయవలసి ఉంటుంది ఆలోచన ఏమిటంటే నేను తరువాత వివరించబోయే అవసరాల వల్ల ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు విద్యార్థులు ఈ ప్రక్రియలో ఎక్కువ నిమగ్నమై ఉంటారు మరియు అందువల్ల వారు మొదటి అభ్యాసంలో ఏమి చేయాలనే దానిపై మునిగిపోకుండా చాలా బాగా ఎంచుకుంటారు కాబట్టి మొదటి దశలో ఇది అస్థిపంజర సూచనలతో కూడిన సాధారణ ప్రయోగశాల ప్రయోగం అస్థిపంజర సూచనలు ఉద్దేశపూర్వకంగా ఉంటాయి వివరాల సూచనలు ఇవ్వబడవు కాబట్టి వారు దాని గురించి ఆలోచిస్తారు అప్పుడు వారు ప్రయోగం చేస్తారు మరియు ఫలితాలు వెళ్ళడానికి 2 మార్గాలు ఉండవచ్చు ఇది ప్రారంభంలో మీకు కొంచెం కలవరపెట్టేది కావచ్చు కానీ నాతో ఉండండి మీరు దీన్ని అర్థం చేసుకుంటారు నేను నా పరిశోధనలో ఒక ప్రయోగాత్మక నిపుణుడిని ప్రయోగాలు ఎలా జరుగుతాయో నాకు తెలుసు నేను నా PHD కోసం ప్రయోగాలు చేశాను మరియు తదనంతరం రసాయన ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో సంబంధం లేకుండా ప్రయోగాలు ఎలా జరుగుతాయో నాకు తెలుసు వివరాలు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు కానీ ఈ విధంగా జరుగుతుంది ఫలితాలు ఊహించిన విధంగా ఉండవచ్చు లేదా ఫలితాలు సిద్ధాంతంలో ఊహించిన వారు తరగతిలో నేర్చుకున్నవి వారి గమనికలు మొదలైనవి ఆశించిన విధంగా ఉండకపోవచ్చు మనం సాధారణంగా దీన్ని పూర్తిగా విస్మరిస్తాము ఈ ప్రత్యేక వ్యూహంలో నేను రెండూ పూర్తిగా ఆమోదయోగ్యమైనవని చెప్తున్నాను ఎందుకంటే ఇది నిజం నేను క్లుప్తంగా వివరించబోతున్నాను మీకు క్లుప్త ప్రయోగం యొక్క వివరాలు అది ఏమిటో తెలుస్తుంది బహుశా ప్రతిదీ చాలా ఎక్కువగా నిర్ణయించబడితే ఇది చాలా స్పష్టంగా కనిపించకపోవచ్చు కానీ కంప్యూటర్ సైన్స్ విషయం లో దీనికి సమానమైన అంశాలు ఉండవచ్చు బహుశా మీరు బాగా పనిచేసే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్లో లేదా నిర్ణయాత్మకంగా పనిచేసే యంత్రాలు అన్ని సమయం మరియు మొదలగునవి ఇది చాలా స్పష్టంగా కనిపించకపోవచ్చు కానీ ఇది ఉంది మీరు దీనిని నివారించలేరు మరియు వీరు అనుభవం లేని వ్యక్తులు మొదటిసారి ప్రయోగశాల చేస్తున్న విద్యార్థులు చాలా క్లిష్టమైన అంశం అయిన ప్రయోగశాల పని చేసినప్పుడు మీరు ఆశించిన ఫలితాలను పొందారో లేదో అనేక విభిన్న అంశాలు నిర్ణయిస్తాయి ఈ 2 అవి అన్ని సమయాలలో జరిగేవి ఫలితాలు ఊహించిన విధంగా ఉన్నాయి ఫలితాలు ఊహించిన విధంగా లేవు వాస్తవానికి మీరు ఈ ఫలితాన్ని పొందాలని మరియు ఈ ఫలితాలను పొందలేకపోతున్నారని మీరు పట్టుబట్టడం మొదలుపెడితే వెళ్లి మళ్ళీ చేయండి వెళ్లి మరలా చేయండి మరియు మరెన్నో చేయండి అది విద్యార్థులకు చాలా తప్పుడు సందేశాన్ని పంపుతుంది మీరు దాని గురించి ఆలోచిస్తే మేము ఇక్కడే దోపిడీ లేదా మోసం యొక్క బీజాలను చూపిస్తున్నాము దాని గురించి కొంచెం ఆలోచించండి అప్పుడు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్న దాని యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఫలితాలు ఊహించిన విధంగా ఉండవచ్చు లేదా ఊహించిన విధంగా ఉండవు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఫలితాలు ఊహించినట్లుగా ఉంటే మంచిది అప్పుడు మీరు రూపకల్పన చేస్తే వారు అదే లేదా కొద్దిగా సవరించిన సెటప్తో చేయవలసిన ప్రయోగాన్ని రూపొందించాలని భావిస్తున్నారు రెండవ సెషన్లో మరియు ఈ ప్రత్యేక ప్రయోగం లేదా అభ్యాసం యొక్క రెండవ దశలో వారు చేయాల్సిన పని ఇది ఫలితాలు ఊహించిన విధంగా లేకపోతే ఫలితాల యొక్క ఊహించని స్వభావాన్ని వివరించడానికి te 3 లేదా 4 పరికల్పనలు రూపొందించాలి అవి ఎందుకు ఊహించని ఫలితాలను పొందాయి ఇతరులు సిద్ధాంతం మరియు అనుభవం నుండి బాగా తెలుసు ఇవి మీరు పొందవలసిన ఫలితాలేనని కానీ మీరు చేసారు వాటిని పొందలేదు విద్యార్థులు వాటిని పొందలేదు ఫలితాలు ఎందుకు ఊహించినట్లుగా మారలేదు ఇది ఎందుకు జరిగిందనే దానిపై వారు ఊహలను రూపొందించాలి పరీక్షించదగిన పరికల్పన పరీక్షించదగిన పరికల్పనలు అంటే మనకు పట్టుబట్టాల్సిన అవసరం ఉంది లేదా మేము పట్టుబట్టాము అప్పుడు ఈ సమయంలో వారు నాతో చర్చిస్తారు మొదటి సెషన్ తర్వాత ప్రతి ఒక్క గ్రూప్తో నేను చర్చించినట్లయితే ఫలితాలు ఏమిటో ఊహించినంతగా ఊహించలేదా అని ఎందుకు మరియు మొదలగునవి ఈ కాలంలోనే వారు నా ముందు కూర్చున్నప్పుడు గ్రూప్లోని విద్యార్థులందరూ తప్పనిసరిగా చర్చకు హాజరు కావాలని నేను పట్టుబడుతున్నాను నేను చర్చా ఆకృతిలో పరీక్షిస్తాను ఈ చర్చా సమావేశానికి మార్కులు లేవు కానీ నేను అందులో పరీక్షించాను చర్చా ఆకృతి చాలా బాగుంది స్వరం చర్చా స్వరంలో ఉంది ఇది ప్రశ్నార్థక స్వరంలో లేదు ఇది మీకు తెలుసా ఇది ఎలా వస్తుందో మీకు తెలుసా చాలా ఆసక్తికరంగా ఇది జరిగిందని మీకు నిజంగా తెలుసా ఆ రకమైన స్వరం ఈ చర్చ సమయంలో తీసుకోబడింది అధిక నైపుణ్యం లేని విద్యార్థులు అభ్యాస సామర్ధ్యాల పంపిణీకి ఎడమ వైపున ఉన్న విద్యార్థులు వారి విశ్వాసం నెమ్మదిగా మెరుగుపడుతుందని మీరు గ్రహించినప్పుడు ఇది జరుగుతుంది మేము 5 లేదా 6 తీవ్రమైన ప్రయోగాలు 2 దశలు చేస్తాము అందువల్ల ఒక సెమిస్టర్లో పూర్తిగా 10 నుండి 12 ప్రయోగాలు మరియు సెమిస్టర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ వ్యక్తుల విశ్వాస స్థాయి గణనీయంగా పెరుగుతుంది మరియు ఇది కోఆపరేటివ్ లెర్నింగ్ అందమైన ప్రదర్శన కాబట్టి ఇక్కడే చర్చ జరుగుతుంది మేము చాలా చర్చిస్తాము వారి అభ్యాసం మెరుగుపడింది వారి అవగాహన మెరుగుపడుతుంది అలాగే ఈ అంశం కూడా వివరించడం పూర్తి అవుతుంది కాబట్టి నాతో చర్చించిన తరువాత రెండవ సెషన్లో వారు కొత్త ప్రయోగం చేస్తారు వారు అదే లేదా కొద్దిగా సవరించిన సెటప్తో చేయవలసిన ప్రయోగాన్ని రూపొందించాలి వారు ఈ అంశంలో చాలా సృజనాత్మకంగా ఉంటారు వాటిలో కొన్ని దీని ద్వారా చాలా క్రొత్త అంశాలతో వచ్చాయి దీని నుండి ప్రచురించదగిన విషయం వచ్చింది వారు దీన్ని ఒకే ల్యాబ్ సెషన్లో చేస్తారు ప్రచురించదగిన పదార్థాల మూలాధారాలు దీని నుండి బయటకు వచ్చాయి తరువాత వారు రెండవ సెషన్కు ఒకే ల్యాబ్ సెషన్లో చేస్తారు ఫలితాలు ఊహించినట్లుగా లేకపోతే వారు వారి హైపొథేసిస్ను రూపొందించారు చర్చా సమావేశంలో వారు తమ హైపొథేసిస్ను చక్కగా తీర్చిదిద్దారు మరియు వారు హైపొథేసిస్ను నిరూపించడానికి లేదా నిరూపించడానికి మాత్రమే ప్రయోగాలు చేస్తారు ప్రారంభ ప్రయోగంతో సంబంధం లేదు నేను మీకు ఒక ఉదాహరణ ద్వారా చూపిస్తాను వారు ఈ హైపొథేసిస్లను నిరూపించడానికి లేదా నిరూపించడానికి మాత్రమే ప్రయోగాలు చేస్తారు మీరు దీనిని పరిశీలిస్తే శాస్త్రీయ అభ్యాసం యొక్క మొత్తం అంశం ఇక్కడ చిత్రంలోకి వచ్చింది హైపొథేసిస్ సృష్టి హైపొథేసిస్ పరీక్ష మరియు మొదలగునవి సైన్స్ అంటే ఇదే ఇది సరైన పద్ధతి ఇది ఇక్కడ చాలా స్పష్టంగా వచ్చింది బయోలాజికల్ ఇంజనీరింగ్ బయో ప్రాసెస్లలో చాలా ప్రామాణికమైన ప్రయోగం అయిన బ్యాచ్ వృద్ధిని తీసుకొని ఈ విషయాన్ని మీకు వివరిస్తాను మరియు దానిని మీకు వివరిస్తాను బ్యాచ్ వృద్ధి ఏమీ కాదు కానీ బ్యాచ్ పరిస్థితులలో కణాల పెరుగుదల బ్యాచ్ పరిస్థితులు ఏమిటంటే కణాలు ఉపయోగించుకునే మాధ్యమం ఉంది బ్యాక్టీరియా కణాలు ఉపయోగించుకోవచ్చు ఆపై అవి ఈ మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా గుణించాలి ఈ మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా గుణించాలి బ్యాచ్లోని సెల్ ఏకాగ్రత యొక్క వైవిధ్యాన్ని అనుసరించడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాము మాధ్యమం స్థిరంగా ఉంటుంది కణాలు దానిలో ఉంచబడతాయి అందువల్ల ఏమీ జోడించబడలేదు ఏమీ తీసుకోబడదు కాబట్టి దీనిని బ్యాచ్ అంటారు ఇది చక్కగా కలబెడ్తారు మరియు మొదలగునవి మరియు మీరు ఈ ప్రయోగంలో అనుసరించడానికి ప్రయత్నిస్తున్న ప్రాముఖ్యత యొక్క పారామితులను మీరు అనుసరించడానికి ప్రయత్నిస్తున్న వివిధ విషయాలను మీరు కొలుస్తూ ఉంటారు మరియు మేము ఈ వివిధ పనులను ఎలా చేసామో మీకు చెప్తాను అనువర్తనాలను ఇక్కడ మార్చండి కాబట్టి వారు ఈ బ్యాచ్ వృద్ధి ప్రయోగాన్ని అస్థిపంజర సూచనలతో మొదటి సెషన్ చేసినప్పుడు మరియు మొదలగునవి చేసినప్పుడు వారు చూసే మొదటి విషయం ఏమిటంటే సెల్ కాన్సంట్రేషన్ కాలంతో ఎలా మారుతుందో బయోరియాక్టర్కు ఐనోక్యులమ్ జోడించిన తర్వాత అవి వేర్వేరు పాయింట్ల వద్ద సెల్ కాన్సంట్రేషన్ను కొలుస్తాయి మరియు తరువాత అవి సమయంతో అనుసరిస్తాయి ఈ పదాలలో కొన్ని మీకు అర్థం కాకపోయినా అది నిజంగా పట్టింపు లేదు ఆపై వారు సెల్ కాన్సంట్రేషన్ యొక్క విలక్షణమైన గ్రాఫ్ను గీస్తారు ఇది సాధారణంగా లీటరుకు వ్యతిరేకంగా గ్రాములలో ఏకాగ్రత నిమిషాల్లో కావచ్చు సాధారణంగా నిమిషాలు కావచ్చు గంటలు చాలా పొడవుగా ఉన్నాయి మేము సాధారణంగా 3 గంటల ప్రయోగం యొక్క ప్రయోజనాల కోసం వేగంగా పెరిగే బాక్టీరియంను ఎంచుకుంటాము మరియు అందువల్ల నిమిషాల్లో అప్పుడు వారు వైవిధ్యాలను చూస్తారు ఇది కాలంతో కణ ఏకాగ్రత యొక్క ఊహించిన వైవిధ్యం వారు పెద్ద సంఖ్యలో డేటా పాయింట్లను తీసుకుని ఉంటే నేను డేటా పాయింట్లను అక్కడ పాయింట్ల ద్వారా చూపించాను మరియు సెల్ కాన్సంట్రేషన్లో ఎక్కువ పెరుగుదల లేని ఈ కాలాన్ని లాగ్ ఫేజ్ అంటారు ఈ కాలాన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఫేజ్ అని పిలుస్తారు మరియు దీనిని స్టేషనరీ ఫేజ్ అంటారు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి వారు చేసేది ఇదే అనేక సందర్భాల్లో కణాలు ఒక లాగ్ దశను చూడని దశలో ఉండవచ్చు అందువల్ల వారి పెరుగుదల ఇలాంటిదే కావచ్చు కొన్నిసార్లు కొంతమంది అక్కడ ఏదో ఒకదానిలో పడిపోవచ్చు అందువల్ల కణం చనిపోవడం ప్రారంభమైంది మరియు వారు ఎన్నడూ కోలుకోలేదు లేదా కొంతకాలం తర్వాత వారు కోలుకొని నెమ్మదిగా పెరుగుతారు ప్రయోగం ఎలా జరిగిందో ప్రయోగం ఎంత జాగ్రత్తగా జరిగిందో బట్టి వివిధ రకాల విషయాలు జరగవచ్చు మరియు అనుభవం లేని విద్యార్థులతో ఇవి ముఖ్యమైన అంశాలు అని కూడా గ్రహించలేవు ఈ ఫలితాలన్నీ చాలా సాధ్యమే కాబట్టి ఇక్కడ నుండి వారు సెల్ కాన్సంట్రేషన్ను కొలిచినప్పుడు వారు సాధారణంగా సెల్ కాన్సంట్రేషన్ను కొలవడానికి ఆప్టికల్ డెన్సిటీ అని పిలుస్తారు ఇది చాలా గమ్మత్తైన భావన ఎందుకంటే కొలత కోసం స్పెక్ట్రోఫోటోమీటర్ ఉపయోగించబడుతుంది మరియు అందువల్ల స్పెక్ట్రోఫోటోమీటర్ శోషణ లేదా కొలత శోషణను ఉపయోగిస్తుందని ప్రామాణిక ఆలోచన మరియు అందువల్ల సెల్ కాన్సంట్రేషన్ను కనుగొనటానికి సెల్ పరిష్కారాల శోషణను మేము కొలుస్తున్నాము మరియు మొదలైనవి అయితే సూత్రం ఇలాంటిదే మీరు కణాలను ఒక కువెట్లోనే తీసుకుంటారు మీకు ఇక్కడ వచ్చే సంఘటన రేడియేషన్ ఉంది ఈ కణాలు మైక్రాన్ పరిమాణంలో ఉంటాయి అందువల్ల అవి కాంతిని చెదరగొట్టాయి మరియు చెల్లాచెదురుగా లేనివి వాస్తవానికి కొలుస్తారు మరియు దీని నుండి చెల్లాచెదురైన కాంతి మొత్తాన్ని యంత్రం ద్వారా లెక్కిస్తారు మరియు అది శోషణం అదే విధంగా ఇవ్వబడుతుంది మరియు ప్రజలు సాధారణంగా ఇది కణాలు అని గ్రహించరు యంత్రం సాధారణంగా శోషణను కొలుస్తున్నప్పటికీ అవి కణ శోషణ కాదు కొలుస్తున్నాయని చెదరగొట్టండి అందువల్ల మనం ఉద్దేశపూర్వకంగా కణాల ద్వారా గ్రహించని కాంతి వేవ్ లెన్త్ ఉపయోగిస్తాము ఇది ప్రామాణిక విషయం గురించి 600 నానోమీటర్లు ఇది ఇక్కడ ఉపయోగించబడుతుంది మరియు ఈ వేవ్ లెన్త్ వద్ద 450 పైన ఉన్న ఏదైనా 500 నుండి 600 వరకు సంపూర్ణంగా మంచిది ఇవన్నీ విద్యార్థులకు తెలియదు ఇవన్నీ చర్చా భాగంలో కనిపిస్తాయి ఇవి చర్చా సమయంలో వారి ల్యాబ్ సెషన్ ఎలా జరిగిందో గుర్తించడమే కాకుండా ఊహించినట్లుగా ఊహించలేదా మరియు మొదలైనవి కాబట్టి ఎంత చెల్లాచెదురుగా ఉంది మరియు ఎంత కొలుస్తారు మరియు మొదలగునవి ఉపయోగించిన తరంగదైర్ఘ్యం 600 నానోమీటర్లు ఇక్కడ శోషణ కనిష్టంగా ఉంటుంది చెదరగొట్టడం గరిష్టంగా ఉంటుంది మరియు ఇది సెల్ కాన్సంట్రేషన్ కొలత యొక్క సూత్రం దీనిని ఒక తరగతిలో బోధించవచ్చు ఆపై నేను మీకు 2 పరిస్థితులను చూపిస్తాను ఒకటి ఆశించిన ఫలితం మరొకటి ఆశించిన ఫలితం కాదు ఊహించిన ఫలితం ఇలాంటిదే కొన్ని సమూహలు దీన్ని చక్కగా పొందగలవు అప్పుడు వారు నిర్దిష్ట వృద్ధి రేటును ఆ నిర్దిష్ట జీవికి మంచిది కాదా అని చూడటానికి సాహిత్య విలువలతో పోల్చి చూస్తారు అప్పుడు అంతా బాగానే ఉంటే వారు ముందుకు వెళ్లి మరికొన్ని ప్రయోగాలు చేస్తారు ప్రామాణిక ఇతర ప్రయోగం ఏమిటంటే వివిధ పరిస్థితులలో పెరుగుదల వేరే ఉష్ణోగ్రత వేర్వేరు pH మరియు ఈ నిర్దిష్ట వృద్ధి రేటు ఎలా మారుతుందో మరియు అలాంటి వాటిని చూడండి రెండవ సెషన్లో వారు చేసేది అదే మరింత ఆసక్తికరమైన భాగం ఏమిటంటే వారు ఆశించిన ఫలితాలను పొందకపోతే మరియు సాధారణంగా డేటా అంత శుభ్రంగా లేరు ప్రత్యేకించి వారు అనుభవం లేనివారు మరియు వారికి ఇలాంటివి ఉంటాయి వారు దానిని అర్ధం చేసుకోవాలి ఎందుకంటే కొలతలకు నైపుణ్యం అవసరం పైప్టింగ్కు నైపుణ్యాలు అవసరం మరియు ఇవన్నీ ప్రయోగశాలలో భాగంగా తీసుకోవలసిన అవసరం ఉంది మరియు చాలా మంది విద్యార్థులు ఇలాంటి విషయాలతో ముందుకు వస్తారు అది విలువైనదేనా అని వారు గుర్తించాలి ఉపయోగించడం లేదా మొదలగునవి లేదా వారు దీనిని అర్థం చేసుకోలేరు ఎందుకు వైవిధ్యాలు ఉన్నాయి వారు పరీక్షించగల హైపొథేసిస్లలో ఒకటి కావచ్చు బహుశా నా పైప్టింగ్ తప్పు జరిగి ఉండవచ్చు పైప్టింగ్ తప్పు జరిగిందని మీరు ఎలా నిరూపిస్తారు ఇది వారు ముందుకు రావాల్సిన మరో చాలా ఆసక్తికరమైన అంశం మరియు రెండవ సెషన్లో వారు పరీక్షించాల్సిన అవసరం ఉంది మరొక కోణం ఏమిటంటే వారు ఈ విధంగా డేటా వెళుతున్నట్లు కనుగొన్నారు కాబట్టి తగ్గుదల సరైనదని మీరు ఊహించనప్పుడు ఎందుకు తగ్గుదల వచ్చింది ఇది జరిగి ఉండవచ్చు కాబట్టి ఒక ఊహ ఏమిటంటే ఉష్ణోగ్రత సరిగ్గా సెట్ చేయబడలేదు లేదా ఎవరో తెలియకుండానే ప్రారంభంలో కణాల పెరుగుదలకు ఒక నిరోధకాన్ని జోడించారు అది ఇప్పుడిప్పుడే జారిపోయింది లేదా ఏమైనా మరియు ఈ వివిధ హైపొథేసిస్ల గురించి రావాలి వీటిలో కొన్ని పరీక్షించదగినది వీటిలో కొన్ని కాదు ఉదాహరణకు నేను లోపల ఏదో పడిపోయి ఉండవచ్చు పరీక్షించదగినది కాదు అది ఒకసారి జరిగింది అది నిజంగానే జరిగిందని చాలా స్పష్టంగా తెలియకపోతే మాకు నిజంగా తెలియదు కాబట్టి దానిని పరీక్షించడానికి అదే పదార్థాన్ని వదిలివేసి అది వృద్ధిని నిరోధిస్తుందో లేదో తనిఖీ చేయాలి మరియు దానిని ప్రామాణిక నియంత్రణ సంస్కృతితో పోల్చండి ఇక్కడ ఏమీ పడిపోదు నియంత్రణ సంస్కృతి వాస్తవ వృద్ధిని మరియు ప్రభావితతను చూపుతుంది సంస్కృతి నెమ్మదిగా వృద్ధిని చూపుతుంది అప్పుడు ఇది గమనించిన ఫలితాలకు ఒక కారణం అని నిరూపించబడింది వివిధ హైపొథేసిస్ల ద్వారా నేను అర్థం చేసుకున్నాను ఒక హైపొథేసిస్ తగినంతగా లేదు వారు 3 లేదా 4 హైపొథేసిస్లతో వచ్చి వాటిని పరీక్షించాల్సిన అవసరం ఉంది మరియు వాస్తవానికి ఏ హైపొథేసిస్ సరైనదో కాదో చూపించాలి కొన్నిసార్లు అన్ని హైపొథేసిస్ తప్పు అని నిరూపించబడవచ్చు మరియు ఈ ప్రయోగశాల సందర్భంలో ఇది ఖచ్చితంగా మంచిది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే మేము ప్రారంభ ప్రయోగాన్ని అస్థిపంజర సూచనలతో చూశాము అవి ప్రయోగం చేస్తాయి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫలితాలు expected హించినట్లుగా ఉండవచ్చు లేదా ఊహించినట్లుగా ఉండకపోవచ్చు రెండూ సమానంగా ఆమోదయోగ్యమైనవి ఫలితాలు ఊహించిన విధంగా ఉంటే వారు కొత్త ప్రయోగాన్ని రూపకల్పన చేసి నాతో చర్చించిన తరువాత రెండవ సెషన్లో చేస్తారు ఫలితాలు ఊహించిన విధంగా లేకపోతే వారు ఆశించిన ఫలితాలను పొందలేకపోవడానికి కారణాల కోసం వారు హైపొథేసిస్లతో లేదా పరీక్షించదగిన హైపొథేసిస్లతో ముందుకు వస్తారు మరియు హైపొథేసిస్లను పరీక్షించి వివిధ హైపొథేసిస్లను నిరూపించండి లేదా నిరూపించండి ఈ లాబరేటరీ కోర్సుకు ఇది ఆధారం ఇది చాలా ఆసక్తికరంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది వారు వివిధ నైపుణ్యాలను పెంచుకుంటారు నేను ఇంకా మీకు చెప్పనిది ఎవాల్యువషన్ ప్రమాణం మరియు ఈ ప్రత్యేకమైన అభ్యాసంలో విజయాన్ని నిర్ధారించడానికి డ్రైవర్ అయిన ఎవాల్యువషన్ ప్రమాణాలను చూపించనివ్వండి మీరు ఇవన్నీ చేస్తే మరియు మీరు ఎవాల్యువషన్పై శ్రద్ధ చూపకపోతే విద్యార్థులు దానిని తీవ్రంగా పరిగణించరు నిజానికి నేను చేసేది ఏమిటంటే నేను ల్యాబ్లో వేరే పరీక్ష ఇవ్వను ప్రతి ప్రయోగశాల నివేదిక తుది తరగతికి లెక్కించబడుతుంది మరియు అందువల్ల వారు పని చేయాలి వారు ప్రయోగశాల ప్రయోగాలలో పూర్తిగా పాలుపంచుకోవాలి మరియు మొదలగునవి ప్రతి నివేదిక ఈ క్రింది విధంగా గ్రేడ్ చేయబడుతుంది ఫలితాలు ఊహించినట్లుగా ఉంటే విధానాలను అనుసరించే సామర్థ్యం 10 శాతం ఉంటుంది ప్రతి ప్రయోగం 2 సెషన్ల తర్వాత వారు ఒక నివేదికను ఒక సమూహానికి ఒక నివేదికను మరియు నివేదికలను ఈ విధంగా గ్రేడ్ చేస్తారు 10 శాతం విధానాలను అనుసరించే సామర్థ్యం మొదటి సెషన్కు డేటా విశ్లేషణ 15 శాతం 15 శాతం ఫలితాల చర్చ చాలా మంది విద్యార్థులు ప్రారంభంలో సామర్థ్యం కలిగి ఉండరు మినహాయింపులు ఉన్నాయి కాని చాలా మంది విద్యార్థులు కాదు ప్రారంభంలో ఇది నేర్చుకున్న నైపుణ్యం మరియు ఇది 15 శాతం కలిగి ఉన్న ఒక భాగంగా అభివృద్ధి చెందుతుంది రెండవ సెషన్లో ఫలితాలు ఊహించినట్లుగా ఉంటే సృజనాత్మకత వాస్తవికత అంశాలు 20 శాతం రెండవ సెషన్కు డేటా విశ్లేషణ 15 శాతం రెండవ సెషన్కు 15 శాతం చర్చ మరియు ప్రదర్శన యొక్క ప్రధానంగా కమ్యూనికేషన్ మరియు ప్రొఫెషనల్ ప్రదర్శన కమ్యూనికేషన్ 8 శాతం కలిగి ఉంటుంది అప్పుడు ఒక నివేదికతో వృత్తిపరమైన రూపాన్ని 2 శాతం కలిగి ఉంటుంది రెండూ ముఖ్యమైనవి కమ్యూనికేషన్ మరింత ముఖ్యమైనది కమ్యూనికేషన్ అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను ఏకాగ్రతతో ఒకసారి చదివితే నేను అర్థం చేసుకోగలగాలి అదే మంచి కమ్యూనికేషన్ కోసం ఒక ప్రమాణంగా నేను ఉపయోగిస్తాను ఇది మొదటిసారి రచయితలకు సాధించడం చాలా కష్టం కానీ విద్యార్థులు అక్కడికి చేరుకుంటారు వారిలో కొందరు సహజంగానే బుద్ధిమంతులు వారిలో కొందరు ఇందులో భాగంగా నేర్చుకుంటారు ఈ లాబరేటరీ కోర్సులో భాగంగా విద్యార్థులలో అభివృద్ధి చెందుతున్న వివిధ రకాల నైపుణ్యాలను చూడండి మరియు ల్యాబ్ కోర్సు మీకు చాలా వశ్యతను చాలా అవకాశాలను అనుమతిస్తుంది మరియు దాని అందం ఫలితాలు ఊహించిన విధంగా లేకపోతే మొదటి సెషన్ అదే విధంగా ఉంటుంది విధానాలను 10 శాతం అనుసరించే సామర్థ్యం డేటా విశ్లేషణ మొదటి సెషన్ 15 శాతం చర్చ మొదటి సెషన్ 15 శాతం ఆపై సమస్య విశ్లేషణ యొక్క ఆలోచన మరియు పరిస్థితిలో స్పష్టత వారి ఊహించని ఫలితాలకు దారితీసింది అవి ఎలా నిరూపించబడుతున్నాయి మరియు మొదలగునవి 20 శాతం కలిగి ఉంటాయి వారు ఏదైనా చేస్తే కఠినత మరియు ఇది ఫలితమని చెప్పవచ్చు ప్రత్యేక ఫలితం లేదా ఒక నిర్దిష్ట పరిశీలన మీరు ఈ ఇతర అంశాన్ని ఎందుకు పరిగణించలేదని నేను అడగలేను ఇతర అంశాలు కూడా అదే పరిశీలనలో ఫలితమిచ్చాయి కాబట్టి ఆ స్పష్టత వారి వాదనలలోని బిగుతును కఠినత అంటారు చర్చ రెండవ సెషన్ 15 శాతం మరియు ప్రదర్శన మళ్ళీ 8 శాతం కమ్యూనికేషన్ మరియు నివేదిక యొక్క 2 శాతం ప్రొఫెషనల్ ప్రదర్శన 10 శాతం ఉంటుంది ఈ విధంగా వారి నివేదికలు గ్రేడ్ చేయబడతాయి నేను వాటిని గ్రేడ్ చేసి 2 నుండి 3 రోజుల్లో తిరిగి ఇస్తాను కాబట్టి వారు వారి తదుపరి నివేదికను మెరుగుపరచడానికి ఇన్పుట్ను ఉపయోగించవచ్చు సాధారణంగా నివేదికలు మొదటి 2 లేదా 3 అభ్యాసాలలో లేదా ప్రయోగాలలో గణనీయంగా మెరుగుపడతాయి ఆపై మూడవ సెషన్ తరువాత వారు మెరుగుపరుస్తారు వారు ఒక రకమైన పీఠభూమి వారు చాలా ఎక్కువ స్థాయికి చేరుకున్నారు కమ్యూనికేషన్ కూడా రిపోర్ట్ రాయడం మరియు మొదలైన వాటితో సహా అభ్యాసం గణనీయంగా మెరుగుపడితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నివేదికలు మాత్రమే గ్రేడ్ చేయబడతాయి మరియు అవి కోర్సు గ్రేడ్ను నిర్ణయిస్తాయి మరియు అందువల్ల సాధారణంగా గ్రూప్లోని అందరూ ఒకే గ్రేడ్ను పొందుతారు కాని సభ్యుల అవకలన సహకారాన్ని అనుమతించడానికి నేను కూడా ఒక నిబంధన చేస్తాను వాటిలో కొన్ని స్లాకర్లు కావచ్చు గ్రూప్ వారికి జరిమానా విధించాలని నిర్ణయించుకుంటే వారు ఫ్రంట్ షీట్లో అవకలన సహకార శాతాన్ని నాకు ఇస్తారు మరియు పాల్గొన్న వారందరి సంతకాలతో నేను ఆ శాతాలను ఖచ్చితంగా అనుసరిస్తాను ఈ వ్యక్తి సహకరించలేదని వారు అంగీకరిస్తున్నారు అదే వ్యక్తి కూడా అంగీకరిస్తాడు అక్కడ ఒక ఇబ్బంది సంఘర్షణ ఉంటే అప్పుడు వారు వచ్చి నాతో చర్చించుకుంటారు అందువల్ల ఆ అవకాశం ఉంది మరియు కొన్నిసార్లు ల్యాబ్ సమయంలో విద్యార్థులను పర్యవేక్షించే బోధనా సహాయకులు మరియు విద్యార్థులు ప్రయోగశాలలో బాగా ప్రవర్తించకపోతే వారు సూచనలను పాటించరు లేదా వారు కోతి చుట్టూ మరియు మొదలగునవి అప్పుడు ఒక మార్కుల ద్వారా తీవ్రంగా పరిగణించే విధంగా కమ్యూనికేట్ చేసే సాధనాలు కాబట్టి ఇది వేర్వేరు సమూహ సభ్యులు సంపాదించిన మార్కులను కూడా మార్చగలదు కొన్నిసార్లు వారు వేరే గ్రేడ్తో ముగుస్తుంది కాని సాధారణంగా గ్రూప్లోని చాలా మంది విద్యార్థులు ఒకే గ్రేడ్ పొందుతారు కాబట్టి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుంది సమూహాలలో సహకార అభ్యాస విధానం వల్ల విద్యార్థులందరూ ఇందులో భాగంగా ప్రయోజనం పొందుతారు మరియు ఆ సమూహ విషయం ఆకట్టుకుంటుంది సమూహ అభ్యాసం యొక్క ప్రాముఖ్యత ఆకట్టుకుంటుంది ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో సమూహాలలో అనేక కార్యకలాపాలు జరుగుతాయి మీరు దంతపు టవర్ పరిశోధన చేయకపోతే కేవలం పెన్సిల్ మరియు కాగితంతో సైద్ధాంతిక పరిశోధన మరియు మీరు పనులు పూర్తి చేయడానికి ప్రజలతో సంభాషించాల్సిన చాలా విషయాలు మరియు ఈ వ్యాయామం ద్వారా ఇది విద్యార్థులను ఆకట్టుకుంటుంది చెప్పినట్లుగా తక్కువ అభ్యాస సామర్ధ్యాలు కలిగిన విద్యార్థుల విశ్వాసం కోర్సులో గణనీయంగా మెరుగుపడుతుంది మరియు చివరికి చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఇది ఒక అందమైన అనుభూతి నేను ఇంతటితో ల్యాబ్ కోర్సుల ఈ ప్రత్యేక ప్రసంగాన్ని ముగిస్తాను ముఖ్యంగా ప్రయోగశాలలను అత్యంత ప్రభావవంతంగా చేయడానికి ఒక మార్గం ఉందని నేను చెప్పాను మరియు బదులుగా ప్రయోగశాలలను సాంప్రదాయకంగా చూడటం లేదా మీతో పూర్తి చేయాల్సిన పని మరియు తగిన విధంగా రూపకల్పన చేస్తే ప్రయోగశాల నుండి చాలా ఎక్కువ పొందవచ్చు ఇక్కడ మొత్తం సందేశం అది నేను ఇక్కడ చెప్పదల్చుకున్నది అంతే ఇది ఆచరణలో బోధన కోసం మీకు తెలుసని నేను మీకు చెప్పాలి ఇది NPTEL ఆన్లైన్ సర్టిఫికేషన్ కింద వస్తుంది అందువల్ల అసైన్మెంట్లు ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి మరియు మొదలగునవి దయచేసి వాటిని ప్రయోజనాల కోసం కోర్సు యొక్క ఫార్మాలిటీల కోసం చేయండి కానీ మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు ఎంచుకున్నది మరియు మీ స్వంత తరగతుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి మీరు ఏమి సాధన చేస్తారు ఈ రోజు ఆ ఆలోచనతో నేను మిమ్మల్ని వదిలివేస్తాను మేము తరువాత తిరిగి వచ్చినప్పుడు తరువాతి అంశం డాక్టర్ రిచా వర్మ జాగ్రత్తలు తీసుకునే మూల్యాంకనం అని నేను అనుకుంటున్నాను అప్పుడు తిరిగి వచ్చి అభ్యాస ప్రక్రియలో పరిశోధన అభ్యాస ప్రక్రియలో పరిశోధన ద్వారా మనం ఎలా పొందగలం గురించి మాట్లాడుతాము మరలా కలుద్దాం